రెండు సాధనాలను ఉపయోగించి సాహిత్య సర్వే ఎలా చేయాలో మనము చర్చిస్తాము ఒకటి వెబ్ సైన్స్ మరొకటి స్కోపస్ మరియు మొదటి మాడ్యూల్ వెబ్ సైన్స్లో ఉంటుంది మనము మరింత ముందుకు వెళ్ళే ముందు మనము అందించాల్సిన అంగీకరణ ఉందని గమనించండి కాబట్టి మనము సాహిత్య శోధనను ప్రారంభించడానికి ముందు ఈ సాధనాల కై మనకు సభ్యత్వం ఉందా అని గ్రంధాలయ అధికారిని అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి మీ సంస్థ ISI వెబ్ ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం కలిగి ఉందా అని దయచేసి మీ గ్రంధాలయ అధికారిని అడగండి మరియు కలిగి ఉంటే వారు ఎలాంటి సభ్యత్వం కలిగి ఉన్నారు సభ్యత్వం తరచుగా రెండు రీతుల్లో వస్తుంది ఒకటి ఐపి చిరునామా ద్వారా ఇలా అయితే అన్ని కనెక్షన్లు కంటెంట్ కోసం గౌరవించబడతాయి లేదా రోమింగ్ లాగిన్ రోమింగ్ లాగిన్ ద్వారా అయితే వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ గ్రంధాలయ అధికారి ద్వారా అందించబడుతుంది మరియు ఒకవేళ IP చిరునామా ద్వారా ప్రాప్యత చేయాలి అంటే అప్పుడు మనం సంస్థ యొక్క ప్రాక్సీని ఉపయోగించాల్సిన అవసరం ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలి ఒకవేలా సంస్థ యొక్క ప్రాక్సీ సర్వర్ ఉపయోగించాలి అంటే దాని కోసం లాగిన్ మరియు పాస్వర్డ్ మీకు కావాలి ఈ సాధనాన్ని ఉపయోగించి సాహిత్య శోధన చేయాలి అంటే మీ ప్రారంభానికి ముందు కాబట్టి ఈ సమాచారం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి మనము వెబ్ ఆఫ్ సైన్స్ ని ఉపయోగించి సాహిత్య శోధన చేస్తున్నప్పుడు ప్రాప్యత చేయవలసిన రెండు యూఆర్ఎల్ లు ఇక్కడ ఇవ్వబడ్డాయి అవి వెబ్ ఆఫ్ నాలెడ్జ్ మరియు ఎండ్ నోట్ వెబ్ మరియు ఈ రెండు యూఆర్ఎల్ లు మీ బ్రౌజర్లోని రెండు వేర్వేరు ట్యాబ్లలో ఒకేసారి తెరవాలి ఎందుకంటే మనము ఒకేసారి రెండు పోర్టల్లలోకి లాగిన్ అయి మనకు కావలసిన సమాచారాన్ని రెండు పోర్టల్లలో ఒకేసారి చూడాలి మరియు యూఆర్ఎల్ లను ఎవరైనా విక్రేత ఏదైనా మార్చినట్లయితే ఇప్పటి నుండి సమయం అప్పుడు మీరు వెబ్ సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించి సరైన యూఆర్ఎల్ లను గుర్తించాలి మరియు తరువాతి దశలో మీరే చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత మీకు ప్రాప్యత లేకపోతే మీరు వెబ్ సైన్స్ తెరిచినప్పుడు పోర్టల్ ఇలా ఉంటుంది ఈ పోర్టల్ మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది ఈ పోర్టల్లో ఏదైనా శోధించడానికి ఎంపిక చేసుకునే అవకాశము మీకు ఉండదు మీరు ఈ రకమైన స్క్రీన్ ని చూసినప్పుడు దయచేసి మీరు మీ గ్రంధాలయ అధికారిని సంప్రదించి మీకు సభ్యత్వం ఉందా అని అడగండి మరియు అవును అయితే మీరు దానిని ప్రాప్యత సైట్ చేయగల ప్రత్యేక పద్దతి ఏమిటి ఒకవేళ మీకు ప్రాప్యత ఉంటే మీరు మీ డెస్క్టాప్ బ్రౌజర్లో ఆ పోర్టల్ ని తెరిచినప్పుడు అప్పుడు అది ఇలా ఉంటుంది మీకు వెంటనే శోధన అవకాశం లభిస్తుంది కీలకపదాలను టైప్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే బాక్స్ ఆపై అక్కడ శోధన బటన్ కాబట్టి ఇక మీరు మీ సాహిత్య శోధనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మనం ముందుకు సాగడానికి ముందే తనిఖీ జాబితా ఉండాలి ఈ రెండు పోర్టల్లకు లాగిన్ ప్రాప్యత కలిగి ఉండాలి ఇది చాలా ముఖ్యం కారణం సాహిత్య శోధన మనము చేస్తున్నది మనం మాత్రమే ప్రాప్యత చేయగలిగే ప్రొఫైల్లో నిల్వ చేయాలి తద్వారా మనం ఇంతకుముందు వదిలిపెట్టిన పనికి తిరిగి రావచ్చు అందువల్ల మీరు మీ వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ ఈ రెండు పోర్టల్లలో నమోదు చేసుకోవాలి మీ అధికారిక ఇ మెయిల్ చిరునామా ఉపయోగించడానికి ఇది తరచుగా సిఫార్సు చేయబడింది ఎందుకంటే చిరునామా ప్రామాణీకరణ కొరకు కొన్నిసార్లు దాన్ని ఉపయోగించడానికి కంటెంట్కి ప్రాప్యత కోసం కొన్నిసార్లు మీరు బయటి వైపు నుండి ప్రాప్యత చేస్తున్నప్పుడు కూడా మీ క్యాంపస్ స్థానం మొదలైన విషయాలు ప్రామాణీకరణ చేయాలి కాబట్టి మీరు ఈ అవకాశాల గురించి విక్రేత తనిఖీ చేయాలనుకోవచ్చు కానీ రెండు పోర్టల్లలోనూ లాగిన్ను నమోదు చేసుకోవడం మరియు సృష్టించడం మనకు చాలా ముఖ్యం మరియు మనము సాహిత్య శోధన చేస్తున్న సమయంలో లాగిన్ అవ్వాలి అంటే మనము సాహిత్య శోధన ప్రారంభించడానికి ముందు వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను కలిగి ఉండాలి కాబట్టి వెబ్ ఆఫ్ సైన్స్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకోవడం చాలా సులభం వెబ్ ఆఫ్ సైన్స్ పోర్టల్ తెరిచినప్పుడు మీరు కుడి వైపున పై భాగములో మెను ఉంది దాని పై పై క్లిక్ చేసినప్పుడు మూడు ట్యాబ్లు తెరవబడతాయి అందులో ఒకటి సైన్ ఇన్ మరియు మధ్యలోది రిజిస్టర్ మీ వివరాలు నమోదు చేయడానికి మీరు తప్పక క్లిక్ చేయాలి మరియు రిజిస్ట్రేషన్ ఫారం చాలా సులభం ప్రారంభంలో మీ ఇ మెయిల్ చిరునామాను అందించమని అడుగుతుంది మరియు ఒకసారి మీ ఇ మెయిల్ చిరునామాను ఇస్తే అప్పుడు నిర్ధారణకై ఒక ఇ మెయిల్ వస్తుంది తరువాత మీరు మీ పాస్వర్డ్ను సరిచేయగలుగుతారు మీ వినియోగదారు పేరు మీ ఇ మెయిల్ చిరునామానే మరియు పాస్వర్డ్ ని మీరు సరి చేసుకోగలరు మరియు మనకి నమోదు చేసుకోవలసిన అవసరం ఏమైనా ఉందా లాగిన్ ఖాతాతో మీరు చేయగల అవకాశాలకై ఇప్పటికే మీరు వెబ్ ఆఫ్ సైన్స్ చేత జాబితా చేయబడ్డారు కానీ మన సూచనల కోసం మనం ఏమి జాబితా చేయాలో ఇక్కడ చేయండి మనము శోధనల చరిత్రను ప్రదర్శిస్తున్నాము మరియు కూడబెట్టాలనుకుంటున్నాము తద్వారా మనము చివరిసారి సాహిత్య శోధన చేసిన దగ్గరి నుండి కొనసాగవచ్చు మరియు చాలా ముఖ్యమైనది మనము ఆఫ్ వెబ్ సైన్స్ కి లాగిన్ కావాలి ఎందుకంటే మనము సూచనలను సేకరించాలి మనము వెబ్ సైన్స్ నుండి ఎండ్ నోట్ లైబ్రరీలోకి జోడించగలగాలి ఇది కూడా థామ్సన్ రాయిటర్స్ యొక్క ఉత్పత్తులలో ఒకటి మరియు లాగిన్ కలిగి ఉండటం మాకు ముఖ్యం ఎందుకంటే అది ఇక్కడ సూచనలు నమోదు చేయబడతాయి మరియు ఆ తరువాత మాత్రమే మనము వాటిని బయటకు తీయగలము బిబ్టెక్స్ అని పిలువబడే ఆకృతిని నేను త్వరలో వివరిస్తాను ఎండ్ నోట్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం కూడా చాలా సరళంగా ఉంటుంది మీరు మొదట్లో ఎండ్ నోట్ డాట్ కామ్ endnote com కి లాగిన్ అవ్వండి మరియు వెబ్సైట్ అప్పుడు మై ఎండ్ నోట్ వెబ్ డాట్ కామ్ కి myendnoteweb com మళ్ళించబడుతుంది అక్కడ మీరు మీ ఖాతాను సృష్టించగలరు లేదా మీరు ఇప్పటికే సృష్టించినట్లయితే మీరు సైన్ ఇన్ అవవచ్చు మీరు రెండు పోర్టల్ లు రెండు వేర్వేరు బ్రౌజర్ ట్యాబ్లలో సైన్ ఇన్ మంచిది మంచిది మరియు వాటిని సిద్ధంగా ఉంచండి మరియు మనం ఎండ్ నోట్లోకి మనం లాగిన్ అవ్వడానికి కారణం మనము ఎంపిక చేసుకున్న సూచనలను జాబితాలుగా కూడబెట్టాలనుకుంటున్నాము సూమరియు మనము ఆ జాబితాలను వేర్వేరు ఆకృతులలో ముఖ్యంగా బిబ్టెక్స్ మరియు ఆర్ఐయస్ ఆకృతులలో ఎగుమతి చేయాలనుకుంటున్నాము ఆపై లాగిన్ అయిన తర్వాత మనము ఒక అంశము పై శ్రద్ధ పెట్టాలి జాబితాలు అన్నీ మనం ఎంచుకోగల శీర్షికలతో పేరు పెట్టబడ్డాయా లేదా అని మనము సేకరించే సూచనల సమితి కై అవి అర్ధవంతంగా ఉండాలి మరియు ఆ జాబితాలలో ఒక అంశం ఉన్నది అది ఖాళీ కంటైనర్ దానిని అన్ఫిల్డ్ అని పిలుస్తారు ఇది మనము మొదటిసారి లాగిన్ అయినప్పుడు ఉంటుంది ఖాళీగా ఉంటుంది కానీ మీరు సాహిత్య శోధన చేస్తూనే ఈ జాబితా వివిధ అంశాలతో నిండి ఉంటుంది మనము సూచనలు సేకరించాలనుకున్నప్పుడల్లా దీనిని ఖాళీగా ఉంచడం చాలా ముఖ్యం కాబట్టి ఒకేసారి వేర్వేరు అంశాలపై మనము చేస్తున్న రెండు వేర్వేరు సాహిత్య శోధనలను కలపడం నివారించవచ్చు ఎండ్ నోట్ యొక్క లాగిన్ స్క్రీన్ ఇలా ఉంటుంది ప్రమత్తం దీనిని మీ కోసం నేను మారుస్తున్నాను ఎడమ చేతి పట్టీలో బ్రాకెట్తో అన్ఫిల్డ్ అని పిలువబడే అంశం ఉంది ఇది కేవలం ఏ జాబితాగా వర్గీకరించబడని గ్రంథ పట్టిక అంశాలు ఎన్ని ఉన్నాయో మీకు చూపుతుంది మరియు అవి ఖాళీ చేయబడాలి కాబట్టి మనం చేయవలసింది అల్ బటన్ ఉపయోగించి వాటన్నింటినీ ఎంచుకోవడం వాటన్నింటినీ ఎంచుకున్న తర్వాత ఇక్కడ గల డిలీట్ బటన్ పై క్లిక్ చేయండి తద్వారా ఆ నిర్దిష్ట జాబితా ఖాళీ అవుతుంది కనుక ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది అన్ఫిల్డ్ పక్కన మీకు 0 ఉంది మరియు జాబితా ఖాళీ ఉంది అంటే వెబ్ సైన్స్ నుండి ఎండ్ నోట్లోకి సాహిత్య శోధనకి కావలసిన అంశాలను ను ఎంచుకోవడానికి మనము ఇప్పుడు మన ఫోల్డర్తో సిద్ధంగా ఉన్నాము ఆ తరువాత మనకు నచ్చిన ఆకృతిలో ఎగుమతి మనం చేయవచ్చు కాబట్టి మొదటి ప్రదర్శన కీవర్డ్ ఆధారిత శోధన పై ఉంటుంది కీవర్డ్ ఆధారిత శోధన అర్థం ఏమిటంటే మనం పరిశోధనా ప్రాంతాన్ని వివరించే పదాల సమితిని ఎంచుకుని శోధించాలనుకుంటున్నాను ఒక ఉదాహరణగా నా విషయంలో నేను మెల్ట్ స్పిన్నింగ్ అని పిలువబడే అంశం పై సాహిత్య శోధన చేయబోతున్నాను చాలా తరచుగా మెల్ట్ స్పిన్నింగ్ను రాపిడ్ సాలిడిఫికేషన్ అని కూడా అంటారు ఎందుకంటే మెల్ట్ స్పిన్నింగ్ జరిగే సమయంలో రాపిడ్ సాలిడిఫికేషన్ కూడా జరుగుతుంది అందువల్ల అన్ని ప్రత్యామ్నాయ కీలక పదాలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం మనము వాటిని ఆర్ కలయికతో ఉపయోగించవచ్చు తద్వారా మనము అన్ని ఫలితాల యూనియన్ను పొందవచ్చు అప్పుడు అది మనము కలిపిన కీలక పదాల సమితికి సరిపోతుంది క్షేత్రాలను కూడా ఎంచుకోవడం చాలా ముఖ్యం అంశం శీర్షిక రచయిత ఆధర్ ఐడెంటిఫైయర్స్ ఎడిటర్ గ్రూప్ ఆధర్ ప్రచురణ పేరు డిఓఐ లింక్ ప్రచురణ సంవత్సరం చిరునామా మొదలైన క్షేత్రాలను ఎన్నుకోవడం మనకు సాధ్యమే తద్వారా మనము మనకి కావలసిన కథనాల కొరకు శోధించవచ్చు కొన్ని సార్లు మీరు తప్పు కీవర్డ్ మూలముగా క్షేత్రాలను తప్పుగా ఎంచుకుంటే అప్పుడు మీరు ఎదురుచూస్తున్న ప్రచురణ సంఖ్య సరిగ్గా మీకు రాకపోవచ్చు శోధన చేయాల్సిన సమయ వ్యవధిని చూడటం కూడా ముఖ్యం మొదటిసారి శోధన ఒక కోసం అందుబాటులో ఉన్న అన్ని సంవత్సరాల్లో సమాచార శోధన చేయడం చాలా ముఖ్యం కానీ మీరు ముందుకు వెళ్ళేటప్పుడు మీరు కఠినమైన శోధన చేసి ఉంటే ఉదాహరణకు ఇది సంవత్సరం తరువాత సంవత్సరం మీరు ఒక సంవత్సరం మాత్రమే శోధన చేయవచ్చు మరియు అక్కడ నుండి కొనసాగించవచ్చు కాబట్టి మీరు చేస్తున్న సాహిత్య అధ్యయనం లో సమయ వ్యవధిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం మరియు మీరు ఇప్పటికే అనుభవజ్ఞుడైన ప్రోగ్రామర్ లేదా డేటా బేస్ల వినియోగదారు అయితే మీరు అలా చేస్తారు వివిధ ఫీల్డ్లు మరియు బూలియన్ ఆపరేటర్లను ఉపయోగించి శోధన ప్రశ్నలను కాన్ఫిగర్ చేయగలరు కుండలీకరణాలు మిళితం అవుతాయి తద్వారా మీరు సరైన సాహిత్య అంశాన్ని ఒక్క క్వరీ లో పొందగలరు ఇప్పుడు మనము ఈ రకమైన కీవర్డ్ ఆధారిత శోధనను ప్రయత్నించబోతున్నాము మరియు మీరు చూడగలిగినట్లుగా స్క్రీన్ ను చూసినట్లయితే నేను రెండు సెట్ల పదాలను టైప్ చేసాను ఒకటి రాపిడ్ సొలిడిఫికేషన్ మరియు మరొకటి మెల్ట్ స్పిన్నింగ్ మరియు నేను వాటిని ఇక్కడ కలుపుతున్నాను మీకు తెలుసా ఆర్ బూలియన్ ఆపరేటర్ అంటే రెండింటి నుండి కలిపిన ఫలితాల యూనియన్ మనకు లభిస్తుంది దీనిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్కువ సంఖ్యలో ఇటువంటి పదబంధాలను జోడించవచ్చు మరొక అంశం మరొక ఫీల్డ్ను జోడించండి మీరు కలపవచ్చు మరియు సరి పోల్చవచ్చు మరియు కలయిక చేయవచ్చు మీరు ఇక్కడ కుడి వైపున ఉన్న ఫీల్డ్ రకాన్ని మార్చవచ్చు ఈ బటన్ పై క్లిక్ చేయండి దీన్ని టాపిక్ నుండి రచయిత పేరు లేదా ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ మొదలైన వాటికి మార్చండి ఒకసారి మీరు ఇక్కడ వ్రాయడం పూర్తయింది మీరు శోధన బటన్ పై క్లిక్ చేయవచ్చు ఆపై శోధన పూర్తి అవుతుంది మరియు ఆ శోధన ప్రదర్శించబడుతుంది సాధారణంగా ఇది స్థాపించబడిన ప్రాంతం చాలా శోధనా ఫలితాలను ఇవ్వబోతోంది ఈ సందర్భంలో ఉదాహరణకు మెల్ట్ స్పిన్నింగ్ లేదా రాపిడ్ సొలిడిఫికేషన్ మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్ పరిశోధనలో బాగా స్థిరపడిన ప్రాంతం మీకు పెద్ద సంఖ్యలో హిట్స్ ఉన్నాయి అవి 18000 హిట్స్ కాబట్టి సహజంగానే అనుభవశూన్యుడైన పరిశోధకులు ఈ విషయంపై ఒక వీక్షణను పొందడానికి వీటన్నిటి ద్వారా వెళ్ళడం కష్టం వీటిలో చాలా ముఖ్యమైన వాటిని కొన్నింటిని మాత్రమే ఎంచుకోవాలి మనము ఈ ఫలితాలను అర్ధవంతమైన పద్ధతిలో క్రమబద్ధీకరించాలి తద్వారా మనాకి అవసరమైన ఫలితాలను గుర్తించగలము అక్కడే ఈ పోర్టల్ సామర్థ్యం ఉంటుంది ఇక్కడ గల ఈ పోర్టల్ ద్వారా వివిధ రకాల ఫీల్డ్ల క్రమబద్ధీకరించవచ్చు అంటే చాలా దగ్గరగా సరిపోయే ఫలితాలు ఎంచుకోబడతాయి మరియు అనేక ఇతర రకాల క్రమబద్దీకరణలు కూడా ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా ఎలా విభిన్న క్రమబద్ధీకరణలు సంగ్రహంగా చేయవచ్చో వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ ఇచ్చాను అన్ని రకాల వర్గీకరణలను పరిశోధనలో ఏ మాత్రమూ అనుభవం లేని వ్యక్తి అన్వేషించాలి ఇది చాలా ముఖ్యమైనది క్రొత్త ప్రారంభమయిన ప్రచురణ తేదీ నుండి ఎందుకంటే ఆ ప్రాంతంలో వస్తున్న తాజా ప్రచురణ ఏమిటో మీరు చూస్తారు మరియు ప్రచురణ తేదీ క్రమబద్ధీకరించడం ద్వారా పురాతనమైనది ఎగువన ఉన్నది అన్ని ప్రారంభమైనవి ఏమిటో చూడటం ముఖ్యం లేదా ఈ ప్రాంతంలో చాలా పాత ప్రచురణలు తద్వారా ఈ ప్రత్యేక పరిశోధనా ప్రాంతం ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు మొదలైంది మరియు మీరు ప్రచురణలను అనులేఖనాల సంఖ్యతో క్రమబద్ధీకరించవచ్చు మరియు మీరు వాటిని ఉన్నత స్థాయి నుండి అత్యల్ప స్థాయికి ఉదహరించవచ్చు అత్యధికంగా ఎగువన ఉండటం ఇది ముఖ్యమైనది ఎందుకంటే అన్ని అత్యంత రిఫ్రీడ్ ప్రచురణలు ఏమిటో మీరు తెలుసుకోవాలనుకోవచ్చు ఈ ప్రాంతం ఈ ప్రత్యేక పరిశోధనా ప్రాంతంలో సైటేషన్ క్లాసిక్స్ అని పిలవబడేవి ఏమిటి మరియు మీరు ఈ వర్గీకరణలను అతి తక్కువ అనులేఖనాలగా అంటే సున్నాగా ఉంచడం ద్వారా ఎగువ నుండి తిప్పవచ్చు ఎందుకంటే ఇది సూచించబడిన లేదా విస్మరించబడిన ప్రచురణలు ఏమిటో మీకు చూపుతుంది విస్మరించిన ప్రచురణలన్నీ ముఖ్యమైనవి కాకపోవచ్చు కానీ కొన్నిసార్లు చాలా ముఖ్యమైనవి కావచ్చు మరియు ఉపయోగకరమైన ప్రచురణలు ఉంటాయి కొన్నిసార్లు అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది పరిశోధకుల దృష్టి నుండి ఎలాగో తప్పించుకుంటాయి ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్న మన తోటివారు మనకి తెలియజేయడానికి ఏదైనా ఉందా అని తెలుసుకోటానికి మీరు సెర్చ్ ఇంజన్ సామర్థ్యాలను కూడా ఉపయోగించవచ్చు మరియు వెబ్ ఆఫ్ సైన్స్ పోర్టల్ ఆ ప్రత్యేక సాహిత్య అంశాన్ని వాడుకున్న వినియోగదారుల సంఖ్యను వినియోగ గణనను ఉపయోగించడం ద్వారా ట్రాక్ చేస్తుంది గత ఆరు నెలల్లో ఒక నిర్దిష్ట అంశము యొక్క వినియోగ సంఖ్య మరియు కాబట్టి మీరు ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ఆ సంఖ్యను చూడండి మీరు పోర్టల్ నుండి తీసుకోవాలనుకునే ప్రచురణ రకాన్ని గుర్తించడానికి ఇదే మీకు మార్గనిర్దేశం ఈ నిర్దిష్ట పోర్టల్ నడుస్తున్న మొత్తం వ్యవధిలో కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు అందువల్ల చాలావరకు ఈ పోర్టల్లోని వినియోగదారుల ద్వారా ప్రచురించబడిన ప్రచురణలు ఏమిటో మీరు నిజంగా చూడగలరు మీరు వాటిని మొదటి రచయిత పేరు సమావేశం ద్వారా కూడా తీసుకోవచ్చు శీర్షిక A నుండి Z లేదా Z నుండి A మరియు మీకు తెలుసా ఇటీవల వ్యాసాలు మొదలైనవి జోడించబడ్డాయి కాబట్టి కీలక పదాల కోసం శోధించడం ద్వారా వచ్చే ఫలితాలను మీరు క్రమబద్ధీకరించగల మార్గాలు చాలా ఉన్నాయి మరియు ఈ రకమైన వర్గీకరణలను అన్వేషించడం చాలా ముఖ్యం తద్వారా ఈ రకాలలో మొదట కొన్నింటిని ఎంచుకోవచ్చు తద్వారా ఇది ఈ ప్రత్యేక పరిశోధనా ప్రాంతం యొక్క మొత్తం చిత్రాన్ని ఇస్తుంది మరియు తదుపరి దశ ఏమిటో ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మనం చేయవలసింది ఒక్కసారి మనకు అవసరమైన ప్రతి వర్గీకరణ రకానికి మనము క్రమబద్ధీకరించాలనుకునే మార్గం ద్వారా క్రమబద్ధీకరించాము మొదట ఆ రకాన్ని ఎంచుకోండి మరియు మీరు ఇక్కడ రకాన్ని మార్చిన క్షణం పేజీ క్రమబద్ధీకరించడానికి రిఫ్రెష్ అవుతుంది ఆ నిర్దిష్ట రకం ద్వారా అంశాలు ఆపై మనము ఈ చెక్ బాక్స్లను ఉపయోగిస్తాము సరే మనము తీయాలనుకుంటున్నాము ఆపై ఆ తరువాత మనము ఈ బటన్ పై క్లిక్ చేయవచ్చు Add to Marked జాబితా అది ప్రాథమికంగా చేసేది ఇ షాపింగ్ వెబ్సైట్ లాగా లేదా ఎలక్ట్రానిక్ కార్ట్ లాగా ఉంటుంది ఇది ప్రాథమికంగా ఈ తనిఖీ చేసిన వస్తువులన్నింటినీ బుట్ట లో వేస్తుంది మరియు ఆ అంశాలు అన్నీ ఇందులో కనిపిస్తాయి గుర్తించబడిన జాబితా క్రింద మూలలో ఎక్కువ పనితీరు కనబరుస్తున్నప్పుడు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మరియు మరింత వర్గీకరణ మరియు ఎంపిక మరియు కొన్ని సమయాల్లో మీకు తగినంత ఉపయోగకరమైన ప్రచురణలు ఉన్నాయని మీరు చెప్పవచ్చు తద్వారా వాటిని మీరు మీ డెస్క్టాప్లో సేకరించవచ్చు కాబట్టి రిఫరెన్స్ ఐటమ్స్ లేదా జర్నల్ ఐటమ్స్ సేకరించేటప్పుడు చేయవలసిన దశలు ఇవి శోధన ఫలితాలను క్రమబద్ధీకరించే ప్రతి పద్ధతి ప్రకారం వాటిని ఎంచుకోండి వ్యతిరేకంగా ఉన్న పెట్టెను టిక్ చేయడం ద్వారా ఆ అంశాలు మీ సాహిత్య శోధనకు ముఖ్యమైనవి అని మీరు భావిస్తారు మీ బుట్ట కి జోడించడానికి బటన్ పై క్లిక్ చేయండి గుర్తించబడిన జాబితా అప్పుడు బుట్టలో ఇప్పటికే ఎన్ని అంశాలు ఉన్నాయో చూపించాలి ఆపై ఒకసారి సేకరించడం పూర్తయింది మూడు దశల ప్రక్రియకు వెళ్లడానికి గుర్తించబడిన జాబితా టాబ్పై క్లిక్ చేయండి డేటాను సేకరిస్తోంది మూడు దశల ప్రక్రియ ఈ స్క్రీన్ షాట్లో వివరించబడింది కాబట్టి మీరు ఎంచుకున్న అంశాల సంఖ్యతో దీన్ని మీరు చూడాలి నా విషయంలో నేను ఉదాహరణ కోసం 12 అంశాలను మాత్రమే ఎంచుకున్నారు దశ ఒకటి ఈ 12 రికార్డులను ఎంచుకోవడం మనము మొత్తం శోధన నుండి ఎంచుకోవడం లేదు కానీ ఈ 12 లో కాబట్టి సహజంగానే మీరు 12 ని జాగ్రత్తగా ఎంచుకున్నారు కాబట్టి వాటన్నింటినీ మీరు ఎంచుకోవచ్చు మరియు రెండవ దశ ఏమిటంటే మనం ఎగుమతి చేయదలిచిన కంటెంట్ ఏమిటో ఎంచుకోవడం కాబట్టి చాలా తరచుగా మాత్రమే రచయిత శీర్షికలు మూలం మరియు రచయిత ఐడెంటిఫైయర్లు ఎంపిక చేయబడతాయి మరియు సారాంశాన్ని కూడా ఎంచుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ 12 ప్రచురణలలో మీరు వ్యాసము యొక్క పూర్తి పాఠాన్ని చదవాలనుకోవచ్చు ఉదాహరణకు ఉదహరించిన సమయాన్ని లేదా వినియోగ గణనను ఎంచుకోవడానికి ఇది అవసరం కాకపోవచ్చు ఎందుకంటే మీరు ముఖ్యమైన ప్రచురణలను గుర్తించిన తర్వాత అవి గణాంక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మూడవ దశ గమ్యాన్ని ఎంచుకోవడం మీరు ఈ 12 అంశాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ జాబితాలో మీరు ఎంచుకోగల పద్దతి మీకు లేదు ఈ 12 రికార్డుల సమాచారము నేరుగా బిబ్ టెక్ట్స్ ఫార్మాట్ లేదా RIS ఆకృతిలో అందుబాటులో ఉంది థామ్సన్ రాయిటర్స్ యాజమాన్యంలోని ఎండ్ నోట్ పోర్టల్ ద్వారా వెళ్ళిన తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇప్పటికే మీరు ఈ పోర్టల్ కోసం నమోదు ప్రక్రియను పూర్తి చేశారు మీరు ఇప్పుడు ఎండ్ నోట్ పోర్టల్లో సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఎండ్ నోట్ పోర్టల్ పై క్లిక్ చేసిన క్షణం అప్పుడు ఈ 12 అంశాలు పంపబడతాయి ఇక్కడ సమాచార మార్పిడి జరిగే కొన్ని సెకన్ల పాటు తిరిగే పురోగతి వృత్తాన్ని మీరు చూస్తారు వెబ్ సైన్స్ పోర్టల్ నుండి myendnote com పోర్టల్కు బదిలీ చేయబడుతోంది ఒకసారి పూర్తయింది అప్పుడు శోధన స్క్రీన్ తిరిగి వస్తుంది ఆపై ఎండ్ నోట్ పోర్టల్ లోని అంశాలను అన్వేషించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సరే ఇది సారాంశం ఎండ్ నోట్ ఆన్లైన్లో వస్తువులను ఎగుమతి చేయడానికి డైలాగ్ ఒకసారి పూర్తయింది ప్రత్యేక ట్యాబ్లోని endnote com పోర్టల్కు లాగిన్ చేసి ఆపై లింక్పై క్లిక్ చేయండి అసంపూర్తిగా ఎడమ చేతి పట్టీలోని అన్ని సూచనల క్రింద ఆపై మీరు చూడాలి మీరు వెబ్ సైన్స్ పోర్టల్ నుండి ఎగుమతి చేసిన అదే సూచనల సమితి నేను ఇప్పుడు ఇక్కడ ఎండ్ నోట్ పోర్టల్ తెరుస్తున్నాను మా వద్ద ఉన్నట్లు మీరు ఇప్పటికే గమనించవచ్చు రెండవ టాబ్ తెరిచిఉంది మరియు వెబ్సైట్ పేరు ఇక్కడ ఎండ్ నోట్ అని మార్చబడిందిసరేణా మరియు ఇది మనము జోడించిన అనేక వస్తువులు మరియు మన వద్ద ఉన్న వస్తువులతో పూర్తి చేయని లింక్ అనుకున్నవన్నీ ఇక్కడ జాబితా చేయబడ్డాయి సరేనా మరియు ఈ వస్తువుల జాబితాను మనం ఏమి చేయాలి కాబట్టి ఇది సమాచారాన్ని ఎగుమతి చేయడానికి ఒక మార్గం అన్ని అంశాలను వీక్షించడానికి అన్ ఫీల్డ్ లింక్ పై క్లిక్ చేయండి అన్ని అంశాలను ఎంచుకోవడానికి చెక్ బాక్స్పై క్లిక్ చేయండి మరియు డ్రాప్ డౌన్ మెను క్రింద క్రొత్త సమూహాన్ని ఎన్నుకోండి సమూహానికి జోడించడానికి ఈ జాబితాకు తగిన పేరు ఇవ్వండి మరియు ఈ జాబితా ఇప్పుడు నా గుంపుల క్రింద కనిపిస్తుంది ఎగుమతి సూచనలు ఎంచుకోవడానికి టాబ్ ఆకృతిపై క్లిక్ చేయండి మీరు ఎగుమతి సూచనల క్రింద ఇప్పుడే చేసిన సూచనల క్రొత్త సమూహాన్ని ఎంచుకోండి బిబ్ టెక్స్ ఎగుమతికి ఎగుమతి శైలిని ఎంచుకోండి సేవ్ పై క్లిక్ చేయండి ఎగుమతి జాబితా టెక్స్ట్ అనే టెక్స్ట్ ఫైల్గా డేటా మీ డెస్క్టాప్కు చేరే బటన్ మరియు ఎందుకంటే మీరు ఎంచుకున్న ఫార్మాట్ బిబ్ టెక్స్ ఫార్మాట్ మీరు నిజంగా ఫైల్ పేరు bib ఫైల్ గా మార్చాలి మరియు ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది మనము అన్ని అంశాలను ఎంచుకున్న తర్వాత టాబ్ ఫార్మాట్ పై క్లిక్ చేయండి ఆపై సూచనలపై క్లిక్ చేసి ఈ అంశాలన్నింటినీ మనము సేకరించిన సమూహాన్ని కింద ఎంచుకోండి ఎగుమతి శైలిని ఎంచుకోండి ఆపై సేవ్ బటన్ పై క్లిక్ చేయండి మీ డెస్క్టాప్ పైకి బిబ్ ఫైల్గా ఫైల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ బిబ్ ఫైల్ ఎలా ఉంటుంది ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్లను మీకు Notepad లో చూపించాను బిబ్ ఫైల్ వాస్తవానికి స్వచ్ఛమైన టెక్స్ట్ ఫైల్ ఇది మనము చదవగలిగే ఫైల్ మరియు వ్యాసం యొక్క రకం ఏమిటి మరియు సరిహద్దులుగా ఉన్న వివిధ రంగాలు ఏమిటి మరియు ప్రతి క్రొత్త అంశం గుర్తుతో ప్రారంభమవుతుంది మరియు తరువాత వ్యాసం వస్తుంది మరియు ఈ ఆకృతి లో విభిన్న రిఫరెన్స్ అంశాలను మీరే కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు మీరు నోట్ప్యాడ్ ఎడిటర్లో అంశాలను కత్తిరించి అతికించవచ్చు మరియు మీ సాహిత్య శోధనలో చేరవచ్చు వేర్వేరు కాలాలు లేదా మీరు ఒక సాహిత్య శోధనను బహుళ భాగాలుగా విభజించవచ్చు టెక్స్మేకర్ అనే ఎడిటర్లో అదే ఫైల్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇది చక్కగా ఆకృతీకరించబడింది మరియు మీరు దీన్ని బాగా చదవగలుగుతారు ఎందుకంటే TeXmaker అని పిలువబడే ఈ ఎడిటర్ ఇంటర్నెట్ నుండి ఉచితంగా లభిస్తుంది లాటెక్స్ యొక్క ఆకృతిని ఎలా అర్థం చేసుకోవాలో నేను తరువాత మీకు వివరిస్తాను మీరు ఈ బిబ్ ఫైల్ను మీ లాటెక్స్ పత్రాలలో సూచనలు చేయటానికి నేరుగా ఉపయోగించవచ్చు మరియు మీరు మిక్ టెక్స్ అనే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తే ఇది విండోస్పై ఉచితంగా లభించే లాటెక్స్ సాఫ్ట్వేర్ అప్పుడు ఇది టెక్స్కు ఎడిటర్ అయిన లాటెక్స్ రచనలను కూడా ఇన్స్టాల్ చేస్తుంది ఫైల్లు మరియు బిబ్ ఫైల్ టెక్స్వర్క్స్లో ఇలా ఉంటాయి కాబట్టి మీరు దానిని చూడవచ్చు ముఖ్యంగా మా సాహిత్య సమాచారము వ్యత్యాస క్షేత్రాలతో బాగా వ్యవస్థీకృతమైన సమాచారము మరియు దానిని కలపవచ్చు ఎందుకంటే ఇది స్వచ్ఛమైన వచన ఆకృతి అయితే ఈ సమాచారాన్ని కలపడానికి మరియు సరిపోల్చడానికి వాటిని విశ్లేషించడానికి గమనికలు మొదలైనవి వ్రాయగల ఒక రిఫరెన్స్ మేనేజర్ ఒకటి కావాలి జాబ్ రెఫ్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించమని నేను మీకు సిఫారసు చేస్తాను సమాచారము ఎలా కనిపిస్తుందో మీకు వివరించడానికి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ను ఉపయోగిస్తున్నాను జాబ్ రెఫ్ సాఫ్ట్వేర్ ఇది ఇంటర్నెట్ లో లభించే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉచితంగా లభిస్తుంది జావా ద్వారా ఏ ప్లాట్ఫామ్లోనైనా అమలు అవుతుంది కాబట్టి మీరు అదే బిబ్ ఫైల్ను JabRef సాఫ్ట్వేర్ లో తెరిస్తే అది మీకు ఎక్సెల్ షీట్ లేదా ఓపెన్ ఆఫీస్ స్ప్రెడ్ షీట్ లాగా కాల్క్ స్ప్రెడ్ షీట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి గ్రంథ పట్టికలు వరుసలు వరుసలుగా కనిపిస్తాయి మరియు విభిన్న ఫీల్డ్లు నిలువు వరుసలుగా ఉంటాయి మీరు ఈ సాఫ్ట్వేర్లో సమాచారము కోసం శోధించవచ్చు మీరు వాటిని కూడా క్రమబద్ధీకరించడం కూడా చేయవచ్చు మరియు మీరు గమనికలను వ్రాయవచ్చు మీరు ఏదైనా అంశాలపై డబుల్ క్లిక్ చేయవచ్చు మరియు తరువాత మీ స్వంత సూచన కోసం గమనికలను జోడించవచ్చు మీ సాహిత్య శోధనా సమాచారాన్ని నిర్వహించడానికి రిఫరెన్స్ మేనేజర్ను ఉపయోగించడం వల్ల ఇతర ప్రయోజనాలు ఏమిటి ముఖ్యంగా అవి సాధారణంగా మీకు ప్రదర్శన వంటి స్ప్రెడ్ షీట్ ఇస్తాయి కాబట్టి విభిన్న డేటాతో పనిచేయడం చాలా సులభం మీరు గమనికలను జోడించగలగాలి వేర్వేరు ఫైళ్ళను విభజించి విలీనం చేయగలగాలి విభిన్నంగా గల ఆకృతులను ఎగుమతి చేయగలగాలి మరియు ముఖ్యంగా ఈ ఫైళ్ళు మీ డెస్క్టాప్లో ఉంటాయి అంటే మీరు ఈ అంశాలను మీ స్వంత వేగంతో ఆఫ్లైన్లో చూడవచ్చు మరియు మీరు కోరుకునే వాటిని గుర్తించవచ్చు మరియు యొక్క పూర్తి వచనాన్ని చదవవచ్చు మరియు సమాచారాన్ని బిబ్ ఫైల్గా ఎందుకు ఎగుమతి చేయాలి ఇది చాలా ముఖ్యం ది ఈ మాడ్యూల్ యొక్క లక్ష్యం కొన్ని సైటేషన్ సమాచారము నుండి సాహిత్య శోధన అంశాలను వెబ్ ఆఫ్ సైన్స్ వంటి స్థావరాల నుండి బయటకు తీయడం మరియు ఇవి ఒక వ్యాసం రాయడంలో మీకు సహాయపడతాయి మరియు వెబ్ ఆఫ్ సైన్స్ ఆ సమాచారాన్ని మీకు అందిస్తోంది అయితే మీరు ఎండ్ నోట్ వెబ్ ద్వారా దీని లోకి వెళ్ళాలి తద్వారా సమాచారము బిబ్ ఫైల్గా పొందవచ్చు ఇప్పుడు సమాచారము ఒక బిబ్ ఫైల్ రూపములో అందుబాటులో ఉంది అప్పుడు మీరు నేరుగా లాటెక్స్ను ఉపయోగించవచ్చు ఆపై ఆ సూచనలను వ్యాసం లోనికి లేదా మీరు బిబ్ ఫైల్ను XML ఆకృతికి ఎగుమతి చేయడానికి JabRef సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు ఆపై మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని ఆ XML డేటాను ఉపయోగించండి ఉదాహరణకు మీ వ్యాసం రాయడానికి వేరే పదాల్లో మీరు ఒక వ్యాసం లేదా పరిశోధనా గ్రంధము రాయాలనుకుంటే మరియు మీరు మీ సాహిత్య సమాచారమును కోరుకుంటే డేటా ఫైల్ మార్చటానికి అప్పుడు అవలంబించడానికి ఒక విధానం ఉంది మరియు ఇక్కడ నేను మీకు ఆ విధానాన్ని చూపిస్తున్నాను ధన్యవాదాలు